కోర్సులో తదుపరి ఉపన్యాసానికి స్వాగతం ఎఫెక్టివ్ ఇంజనీరింగ్ టీచింగ్ ఇన్ ప్రాక్టీస్ ఈ ఉపన్యాసం యాక్టివ్ లెర్నింగ్ అని పిలువబడుతుంది దాని గురించి మనం చూడాలి కాబట్టి యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏమిటి అవగాహన చాలా విస్తృతమైనది సరియైనది కాబట్టి దీనిని పరిష్కరించడానికి చాలా విభిన్న మార్గాలు ఉన్నాయి అవగాహన ఇలాంటిది క్రియాశీల అభ్యాసాన్ని అర్థం చేసుకోవడానికి నేను మీకు రెండు ప్రకటనలు ఇస్తాను విద్యార్థులు పనులు చేయడంలో మరియు వారు చేస్తున్న పనుల గురించి ఆలోచించడంలో ఏదైనా పాల్గొంటే వాటిని యాక్టివ్ లెర్నింగ్ అంటారు 1991 లో బోన్వెల్ మరియు ఈసన్ వారి రచనలో ఇచ్చిన నిర్వచనం లేదా అవగాహన విద్యార్థులను కలిగి ఉన్న ఏదైనా మరియు పనులు చేయడం మరియు వారు చేస్తున్న పనుల గురించి ఆలోచించడం వంటివి ఇది 1991 లో ప్రచురించబడింది దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మార్గం అర్థం చేసుకోవడానికి సహాయపడే మరో ప్రకటన మీకు ఇస్తాను క్లాస్ సెషన్లోని విద్యార్థులందరినీ చూడటం వినడం మరియు నోట్స్ రాస్కోవడం మినహా వేరే కోర్సు సంబంధిత ఏదైనా చేయమని చెప్పడం యాక్టివ్ లెర్నింగ్ అంటారు ఈ అవగాహనను 2009 లో ఫెల్డెర్ మరియు బ్రెంట్ పరిశోదన పత్రంలో ఇచ్చారు కాబట్టి యాక్టివ్ లెర్నింగ్అంటే అదే మనం వెళ్ళేటప్పుడు యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏమిటో స్పష్టమవుతుంది కాబట్టి నేను లెర్నింగ్ అవుట్కంస్ స్పష్టంగా చెప్పనప్పటికీ ఇవన్నీ ఉన్నాయి మరియు మీరు వివిధ అధ్యాయాలు లేదా వివిధ విషయాలను పరిశీలిస్తే అది నేపథ్యంలో ఉంటుంది మరియు మీరు దాన్ని అర్దం చేసుకొని ఉండవచ్చు ఉపాధ్యాయుడు అభ్యాస ఫలితాల గురించి తెలుసుకోవాలి మరియు ఒక నిర్దిష్ట సందర్భంలో లెర్నింగ్ అవుట్కంస్ గురించి విద్యార్థులకు కూడా తెలుసుకోవడం మంచిది వేర్వేరు వ్యక్తులు వేర్వేరు శైలులను కలిగి ఉంటారు మనం ముందుకు వెళ్దాం ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సాంప్రదాయిక ఉపన్యాసం యొక్క పొడిగింపు సాధనంగా క్రియాశీల అభ్యాస రీతిలో కూడా చేయవచ్చు మునుపటి అధ్యాయాలలో ఒకదానిలో మునుపటి అంశాలలో మేము ప్రవేశపెట్టాము గుర్తు తెచ్చుకోండి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ వివిధ రీతుల్లో చేయవచ్చని నేను ప్రస్తావించాను మరియు ఉపన్యాసం యొక్క ప్రభావాన్ని విస్తరించడానికి నేను ఔచిత్యం ఉన్న ఒక పద్ధతిని మాత్రమే ప్రదర్శించబోతున్నాను కాబట్టి ఈ అధ్యాయంలో మేము యాక్టివ్ లెర్నింగ్ మోడ్ను ప్రోత్సహించగల లేదా యాక్టివ్ లెర్నింగ్ మోడ్లో అమలు చేయగల ప్రోబ్లెమ్ బేస్డ్ లెర్నింగ్ చూడబోతున్నాం ఉదాహరణకు మొదట సమస్యను తరగతిలో చెప్పండి ఇది మేము ఇంతకు ముందు కూడా చేసాము అప్పుడు వారికి అవసరమైన సమయం ఇవ్వండి లేదా అవసరమైన నేపథ్యం మరియు సూత్రాలను ఇవ్వండి మొదట సమస్యను ఇవ్వండి తరువాత సూత్రాలను ఇవ్వండి సాంప్రదాయ ఉపన్యాసానికి పొడిగింపుగా మేము ఇంతకుముందు చెప్పినది అదే విషయం అదే సమస్యను తరగతిలోనే పరిష్కరించడానికి వారికి మార్గనిర్దేశం చేయండి మరియు అభ్యాసం మెరుగుపడుతుంది అంతకుముందు ఉపాధ్యాయుడు సమస్యను పరిష్కరించాడు ఉపాధ్యాయుడు సూత్రాలను పరిచయం చేయడానికి ఒక సందర్భంగా సమస్యను ఇచ్చాడు అప్పుడు బహుశా గురువు సమస్యను అతను లేదా ఆమె స్వయంగా ఇవ్వడానికి ఆ సందర్భంలో సూత్రాలను ప్రదర్శించడానికి పనిచేశాడు దానికి బదులుగా ఉపాధ్యాయుడు విద్యార్థులను స్వయంగా పని చేయడానికి మార్గనిర్దేశం చేయగలిగితే అభ్యాసం మెరుగుపడుతుంది మరియు మనమందరం ప్రయత్నిస్తున్నది విద్యార్థులచే నేర్చుకోవడం గురించి కదా పైన పేర్కొన్నది జరగాలి అంటే విద్యార్థుల నిష్క్రియాత్మక సమాచారం తీసుకోవడం మించి విద్యార్థుల తోడ్పాటు అవసరం మరియు ప్రారంభ సమస్య ప్రకటనతో ఉత్పన్నమయ్యే కొంత ఉత్సాహం ఆ పొడిగింపు కూడా కొంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఓ ప్రత్యేకమైన అంశాన్ని నేను ఎలా పరిష్కరించగలను ఇది విద్యార్థులకు ఆసక్తికరంగా అనిపిస్తుంది మరియు మొదలగునవి ఆపై వారు పరిష్కారంలోనే పాల్గొంటున్నారు మరియు ఇది యాక్టివ్ లెర్నింగ్ నేను ఇంతకు ముందు చెప్పిన సమస్యతో దీన్ని ప్రదర్శించబోతున్నాను మీరు ఆ విధంగా చూస్తే ఇవన్నీ వివిధ స్థాయిలలో జరుగుతాయి ఆ విధంగా మీరు దీన్ని మరింత ప్రశంసించగలరు కాబట్టి ఇంతకు ముందు చెప్పిన సమస్యయే ఇది చాలా క్లుప్తంగా మీరు ఈ సమస్యను ఎదుర్కోవచ్చని నేను చెప్పాను ఆపై దాన్ని పని చేయవచ్చు లేదా సూత్రాలను ఇవ్వండి మరియు తరువాత దాన్ని పని చేయవచ్చు ఇక్కడ మనం కొంచెం విషయాలను మార్చుకుంటాము మేము సమస్యను ఇవ్వబోతున్నాము మరియు తరువాత నటిస్తున్నది కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఈ ప్రత్యేక అంశం సందర్భంలో ఈ సమస్యను నేను చదువుతాను హ్యూమిడిఫైయర్ను పొడి గాలితో నింపుతున్నారు నీటి ఆవిరి లేదు బయోరియాక్టర్ మరియు శుభ్రమైన ద్రవ నీటిని కలుషితం చేయకుండా ఉండటానికి గాలిని ప్రాసెస్ చేసేటప్పుడు ఇది తొలగించబడుతుంది మరో మాటలో చెప్పాలంటే పొడి గాలి మరియు స్వచ్ఛమైన ద్రవ నీటిని హ్యూమిడిఫైయర్లో నింపుతారు ద్రవ నీటి ప్రవాహం రేటు నిమిషానికి 18 సెంటీమీటర్ల క్యూబ్ బయోరియాక్టర్కు సరఫరా చేయడానికి హ్యూమిడిఫైయర్ యొక్క అవుట్పుట్ స్ట్రీమ్లో 5 మోల్ శాతం ఆక్సిజన్ అవసరం మోలార్ రేటును నిర్ణయిద్దాం లేదా స్థిరమైన స్థితిలో పనిచేసేటప్పుడు హ్యూమిడిఫైయర్కు గాలిని సరఫరా చేయవలసిన మోలార్ రేటును నిర్ణయిద్దాం ఇక్కడ ఒక రేఖాచిత్రం ఇవ్వబడింది ఇక్కడ తేమ ఇది గాలి ప్రవాహం ఇది నీటి ప్రవాహం నీటి మోలార్ ప్రవాహం రేటు గాలి యొక్క మోలార్ ప్రవాహం రేటు ఇది ఉత్పత్తి ప్రవాహం ఉత్పత్తి యొక్క మోలార్ ప్రవాహం రేటు మరియు ఉత్పత్తిలోని ఆక్సిజన్ యొక్క మోల్ భిన్నం 0 05 గా ఉండాలి ఇది సమస్య యొక్క పరిస్థితి ఇది ఒక హ్యూమిడిఫైయర్ కాబట్టి మన ప్రోబ్లెమ్ సాల్వింగ్ వ్యూహాన్ని ఇక్కడ వర్తింపజేయాలి అని తెలిసినది అనేక విభిన్న విషయాలు ఇక్కడ నీటి ప్రవాహం మరియు గాలి ప్రవాహం ఇక్కడ నీటి ప్రవాహం ప్రవాహం రేటు నిమిషానికి 18 సిసి అని పిలుస్తారు మరియు ఉత్పత్తి ప్రవాహం ఇక్కడ ఉంది కూర్పు యొక్క ఉత్పత్తి ప్రవాహం ఆక్సిజన్ కూర్పు 5 మోల్ శాతం లేదా మోల్ భిన్నం 0 05 ఉండాలి ఇవన్నీ తెలిసినవి మరియు మనం ఉపయోగించే అనేక ఇతర విషయాలు ఉన్నాయి ఇవి మున్ముందు మీకు స్పష్టమవుతాయి మనం ఏమి కనుగొనాలి హ్యూమిడిఫైయర్కు గాలిని సరఫరా చేయవలసిన మోలార్ ప్రవాహం రేటు ఈ ప్రత్యేక విలువ మరియు ప్రవాహం ఏర్పడాలి ఇది యొక్క మోలార్ ప్రవాహం రేటు మనం కనుగొనవలసినదానికి తెలిసినది ఎలా సంబంధం కలిగి ఉందో కన్నుకోవాలి ఇది సమస్యకు పరిష్కారంగా మారుతుంది మేము మొదట హ్యూమిడిఫైయర్కుగా ఉండే వ్యవస్థను పరిగణించాలి ఇది మెటీరియల్ బ్యాలెన్స్ నుండి వస్తుంది మెటీరియల్ బ్యాలెన్స్ సూత్రాలను వర్తింపజేయడం కాబట్టి వ్యవస్థను ఇక్కడ చుక్కల రేఖ ద్వారా సూచించబడిన హ్యూమిడిఫైయర్కుగా పరిగణించండి సమస్య యొక్క అవసరాలు వల్ల మనం మోల్స్ తో పని చేద్దాం మనకు తెలిసిన మోల్ మాస్ మాలిక్యులార్ మాస్ ద్వారా విభజించబడింది మరియు జాతులలో ఎటువంటి మార్పు లేకపోతే ఒక ప్రతిచర్య కారణంగా అనుకుంటే ఈ ప్రక్రియలో వ్యక్తిగత జాతులపై మోల్ బ్యాలెన్స్ మాస్ బ్యాలెన్స్ సమానమైనవి అయితే ప్రతిచర్య ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి సందేహాస్పదంగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మాస్ బ్యాలెన్స్ చేయండి ఈ సందర్భంలో రసాయన ప్రతిచర్య లేదని మాకు తెలుసు అందువల్ల మోల్ బ్యాలెన్స్ మాస్ బ్యాలెన్స్ సమానమైనవి మాస్మాలిక్యులార్ మాస్ అని గుర్తుంచుకోండి మాస్ ఒకే విధంగా ఉంటుంది కంపోసిషన్ ఒఫ్ గాలి ఏమిటి మీరు ఈ ప్రశ్నను తరగతికి అడగండి వారికి సమయం ఇవ్వండి ఆపై వారు గాలిలో కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర విషయాలను విస్మరిస్తే అది 21 శాతం ఆక్సిజన్ మరియు వాల్యూమ్ లేదా మోల్ ద్వారా 79 శాతం నత్రజనితో తయారవుతుంది అని సమాధానం చెప్పవచ్చు ఈ సమస్య యొక్క ప్రయోజనాల కోసం గాలి 21 శాతం ఆక్సిజన్ మరియు మోల్ లేదా వాల్యూమ్ ద్వారా 79 శాతం నత్రజనిని కలిగి ఉంటుందని పరిశీలిద్దాం అవి ఒకటే ఇప్పుడు తరగతికి వేయవలసిన ప్రశ్న ఇది ఇప్పుడు మీరు వాయు ప్రవాహంలో ఆక్సిజన్ మరియు నత్రజని యొక్క మోలార్ ప్రవాహం రేటును వ్యక్తపరచగలరా గాలి యొక్క మోలార్ ప్రవాహం రేటు పరంగా గుర్తు తెచ్చుకోండి మేము ఇంతకుముందు చూపించాము లేదా సమస్య ప్రకటనలో గాలి యొక్క మోలార్ ప్రవాహం రేటు ఉంది అది మనం కనుగొనవలసినది కాబట్టి మేము దాని చుట్టూ పనిచేయాలి అందువల్ల గాలి యొక్క మోలార్ ప్రవాహం రేటు పరంగా గాలి ప్రవాహంలో ఆక్సిజన్ మరియు నత్రజని యొక్క మోలార్ ప్రవాహ రేటును వ్యక్తపరచడం ఇక్కడ అవసరం వారికి రెండు నిమిషాలు సమయం ఇవ్వండి మరియు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి తరగతి చుట్టూ తిరగండి ఎవరు కష్టపడుతున్నారు ఎవరు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎవరు ఈ విషయంలో చాలా సుఖంగా ఉన్నారు మరియు మొదలగునవి మీకు చాలా మంచి ఆలోచన ఉంటుంది ఈ సాధన ప్రశ్న ద్వారా కాబట్టి ఈ యాక్టివ్ లెర్నింగ్ ప్రక్రియలో నేర్చుకునే విద్యార్థుల గురించి వారి సామర్ధ్యాల గురించి చాలా సమాచారం ఉంది వీటిని కేవలం గమనించడం ద్వారా పొందవచ్చు కాబట్టి ఆక్సిజన్ మరియు గాలి యొక్క మోలార్ ఫ్లో రేటు 0 21 మోల్ ద్వారా గాలి యొక్క మోలార్ ఫ్లో రేటు 21 శాతం ఆక్సిజన్ మరియు పొడిగింపు ద్వారా గాలిలో నత్రజని యొక్క మోలార్ ప్రవాహం రేటు 0 791 మైనస్ 0 21 ఉండాలి 0 79 మోలార్ ప్రవాహం రేటు ఇది విద్యార్థుల నుండి ఎక్కువగా వస్తుంది సగటు విద్యార్థికి చేసే వరకు వేచి ఉండండి 1 లేదా 2 విద్యార్ధులు చాలా తెలివైనవారు ఉంటారు మరియు వారు వెంటనే సమాధానంతో ముందుకు వస్తారు వారిని ఖచ్చితంగా గుర్తించండి వాటిని అణచివేయవద్దు కానీ సగటు విద్యార్థికి కన్నుకోవడానికి సమయం ఇవ్వండి ఆపై మీరు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ జవాబును పొందడానికి వివిధ ఆధారాలతో ఆలోచించమని విద్యార్థులను మీరు అడగవచ్చు వారికి కిటుకులు ఇవ్వండి మరియు మొదలగునవి ఇప్పుడు ఈ ప్రశ్న అడగండి ఇప్పుడు నీటి మోలార్ ప్రవాహం రేటు ఎంత ఇది ఇప్పటికే సమస్యలో ఇవ్వబడింది కానీ మార్చవలసిన రూపంలో ఉంది సమస్యలో ఇచ్చిన రూపం నిమిషానికి 18 సిసి నీటి మోలార్ ప్రవాహం రేటు డెన్సిటీ నిమిషానికి 18 గ్రాములు మీరు దీనిని వ్రాసి విద్యార్థులను ఎందుకో అడగవచ్చు కొందరు సమాధానం ఇస్తారు మరియు మీరు దానిని కొంతమందికి వివరించాల్సిన అవసరం ఉంది మాస్ వాల్యూమ్ X డెన్సిటీ మరియు అందువల్ల నీటి డెన్సిటీ సిసికి 1 గ్రాము నిమిషానికి 18 సిసి నిమిషానికి 18 గ్రాములు నిమిషానికి 18 గ్రాములు ఉంటుంది పరమాణు మాస్ ద్వారా మాస్ మోల్స్ నీటి పరమాణు మాస్ 18 కాబట్టి మాస్ ఒక గ్రామును మోల్స్ 18 తో విభజించి మీరు నిమిషానికి ఒక మోల్ పొందుతారు అక్కడ ఇవ్వబడినది అదే ద్వారా మోల్ మాలిక్యులార్ మాస్ మరియు మాస్ భాగాహారం నీటి మాలిక్యులార్ మాస్ 18 ఇప్పుడు మనం ప్రదర్శిద్దాం మాస్ బ్యాలెన్స్మాస్ balance అంటే గాలి యొక్క మోలార్ ప్రవాహం రేటును కనుగొనడం దీనిని ప్రదర్శించి ఆపై చెప్పండి మీరు ఆక్సిజన్పై బ్యాలెన్స్ చేసి మీకు లభించేది నాకు చెప్పగలరా ఆక్సిజన్పై బ్యాలెన్స్ చేయమని మీరు వారిని నిర్దేశిస్తున్నారని చూడండి ఆక్సిజన్పై బ్యాలెన్స్ చేయడం మీరు చేయమని అడుగుతున్న సూటి విషయం సమస్యలో వారు తమకి తాము గుర్తించవలసి ఉంటుంది ఇక్కడ మీరు వాటిని నిర్దేశిస్తున్నారు కాబట్టి వారికి కొన్ని సూచనలు ఇవ్వండి అప్పుడు వారు చేయగలరు వారు సమస్యకు గురికావడం ఇదే మొదటిసారి కాబట్టి క్లోజ్డ్ ఎండ్ సమస్యకు మెటీరియల్ బ్యాలెన్స్ అంశాన్ని మీరు వర్తిస్తే ఏమి పొందుతారో లేదా బహిర్గతం చేస్తారో నాకు చెప్పండి కాబట్టి మీరు ఆక్సిజన్పై బ్యాలెన్స్ చేయగలరా మీకు ఏమి లభిస్తుందో చెప్పండి అప్పుడు వారు బ్యాలెన్స్ చేస్తారు వారు వ్యవస్థపై దృష్టి పెడతారు వారు మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణాన్ని వ్రాస్తారు మరియు ఆక్సిజన్ పై మాస్ బాలన్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటారు వివరాలు ఇలాంటివి కావచ్చు స్థిరమైన స్థితి ప్రక్రియ అందువల్ల అన్ని జాతుల కోసం సమయం ఉత్పన్నం 0 గా తీసుకోవచ్చు అనగా ఇన్పుట్ రేట్ జనరేషన్ రేట్ అవుట్పుట్ రేట్ - కన్సుంప్షన్ రేటు ఎక్యూములేషన్ రేటు ప్రక్రియల కోసం మెటీరియల్ బాలన్స్ సమీకరణం యొక్క ఉపయోగకరమైన రూపం ఇది స్థిరమైన స్థితి ప్రక్రియ కాబట్టి ఎక్యూములేషన్ రేటు 0 కి వెళుతుంది మరియు అందువల్ల ఆక్సిజన్ బ్యాలెన్స్ ఇన్పుట్ రేట్ జనరేషన్ రేట్ అవుట్పుట్ రేట్ - కన్సుంప్షన్ రేటు 0 లో ఆక్సిజన్ యొక్క మోలార్ ప్రవాహం రేటు అవుతుంది వ్యవస్థలో ఆక్సిజన్ ఉత్పత్తి లేదు కాబట్టి ఈ పదం 0 కి వెళుతుంది వ్యవస్థలో ఆక్సిజన్ వినియోగం లేదు అందువల్ల ఆ పదం 0 కి వెళుతుంది అందువల్ల మిగిలి ఉన్నది ఇన్పుట్స్ట్రీమ్లోని ఆక్సిజన్ యొక్క మోలార్ ప్రవాహం రేటు అవుట్పుట్స్ట్రీమ్లోని ఆక్సిజన్ యొక్క మోలార్ ప్రవాహం రేటు 0 కాబట్టి ఇది మీ మెటీరియల్ బాలన్స్ కాబట్టి 0 21 ఆక్సిజన్ యొక్క మోలార్ ఫ్లో రేటు గాలి యొక్క మోలార్ ప్రవాహం రేటు ఇన్పుట్ స్ట్రీమ్లోని ఆక్సిజన్ యొక్క మోలార్ ఫ్లో రేటు అనేది మన కోసం మనం నిర్వచించిన వేరియబుల్స్ పరంగా అవుట్పుట్ స్ట్రీమ్లోని ఆక్సిజన్ యొక్క మోలార్ ప్రవాహం రేటు కాబట్టి ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ 0 కి సమానం అంటే రేట్లు అందువల్ల గాలి యొక్క మోలార్ ప్రవాహం రేటు పరంగా మనకు ఉంది మరియు అది సూటిగా ఉంటుంది ఇక్కడ చూడమని వారికి చెప్పండి ప్రాడక్ట్ యొక్క 2 వేరియబుల్స్ మోలార్ ఫ్లో రేటు తెలియదు మరియు తెలియని గాలి యొక్క మోలార్ ఫ్లో రేటు మనకు గాలి యొక్క మోలార్ ప్రవాహం రేటు అవసరం కాబట్టి ఈ వేరియబుల్స్ లేదా సంబంధిత వేరియబుల్స్ పరంగా మనకు మరొక సమీకరణం ఉండాలి మరియు మేము దీనిని పరిష్కరించాలి కాబట్టి ఆ సమీకరణాన్ని అందించడానికి మీరు ఇప్పుడు మోల్స్ మొత్తం పై బ్యాలెన్స్ చేసి మీకు ఏమి లభిస్తుందో చెప్పండి మోల్స్ మొత్తం చాలా సూటిగా ఉంటాయి అప్పుడు వారు దీన్ని చేయడం ప్రారంభిస్తారు మీరు చుట్టూ తిరగండి మొదటిసారి మీరు వారికి ఎక్కువ సమయం ఇవ్వవలసి ఉంటుంది ఈ ప్రక్రియలో మోల్స్ యొక్క జనరేషన్ లేదా కన్సుంప్షన్ లేనందున మీరు వెళ్ళేటప్పుడు వారికి సూచనలు ఇవ్వండి ఇదే దీనికి పరిష్కారం గాలి యొక్క మోలార్ ఫ్లో రేటు మరియు నీటి మోలార్ ఫ్లో రేటు ఇది ఇన్పుట్ ప్రాడక్ట్ యొక్క మోలార్ ప్రవాహం రేటు అంటే వ్యవస్థతో ఫోకస్ ఉన్న అవుట్పుట్ 0 కాబట్టి మీరు సమస్య యొక్క మునుపటి భాగాలలో మేము కనుగొన్నదాని ప్రకారం ఇచ్చిన వాటిని ప్రత్యామ్నాయం చేస్తే మీరు పొందేది గాలి యొక్క మోలార్ ఫ్లో రేటు మోలార్ నీటి ఫ్లో రేటు 1 మరియు is మీరు దీనిని పరిష్కరిస్తే ఇదంతా గాలి యొక్క మోలార్ ఫ్లో రేటు పరంగా మాకు నిమిషానికి 0 31 మోల్ వస్తుంది మరియు ఇది మా సమాధానం కాబట్టి ఇది యాక్టివ్ లెర్నింగ్ మేము సమస్యను అడుగుతాము ఆపై మేము వారికి సూత్రాలను ఇస్తాము మరియు సమస్యను పరిష్కరించడం ద్వారా వారికి మార్గనిర్దేశం చేస్తాము సగటు విద్యార్థికి అది ఏమిటో వారికి చెప్పడం కంటే ఇలా నేర్చుకోవడం చాలా మెరుగవుతుంది వారు దీనిని ప్రాసెస్ చేసారు మరియు అందువల్ల అభ్యాసం చాలా మెరుగుపడుతుంది రెండవ మార్గం యాక్టివ్ లెర్నింగ్ చేయగల కొన్ని ఉదాహరణలను నేను మీకు ఇవ్వబోతున్నాను ఇది ఏమాత్రం సమగ్రమైనది కాదు యాక్టివ్ లెర్నింగ్ అమలు చేయగల అనేక ఇతర పద్ధతులు ఉన్నాయి నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను తద్వారా మీకు తెలుస్తుంది రెండవ ఉదాహరణ మీరు వారిని అడగవచ్చు సాధారణ లెక్కలు చేయమని తరగతిని అడగండి మరియు వారికి సమయం ఇవ్వండి మరియు వేచి ఉండండి ఈ ప్రత్యేక వ్యూహంలో అనుభవం లేనివారికి వేచి ఉండటం చాలా కష్టం కానీ వేచి ఉండండి తరగతి చుట్టూ తిరగండి తరగతికి సహాయం చేయండి మరియు అది చాలా మంచి అభ్యాసం అవుతుంది ఇలాంటి సాధారణ గణనలను ఉదాహరణకు ఇవ్వవచ్చు ఈ గదిలో గాలి మాస్ని మీరు అంచనా వేయగలరా ఇది నేను సాధారణంగా ఇంజనీర్లకు జీవశాస్త్ర సూత్రాలను బోధిస్తాను మరియు వారికి సాధన చేయడానికి సంఖ్యలు అవసరం అందువల్ల నేను వారికి ఈ సమస్యను ఇస్తాను సూక్ష్మజీవులు గాలిలో అన్ని సమయాల్లో సహేతుకమైన కేంద్రీకరణలో ఉన్నాయని ప్రశంసించాలనే ఆలోచనతో ఇస్తాను కాబట్టి నేను వారిని అడుగుతున్నాను మీరు ఈ గదిలో గాలి మాస్ అంచనా వేయగలరా ఆపై సమాధానాల కోసం వేచి ఉండండి చుట్టూ నడవండి కాబట్టి మీరు ఎలా కనుగొంటారు గాలి మాస్ అవసరం ఏమిటి మీకు ఏమి తెలుసు మీరు గది యొక్క కొలతలు గుర్తించవచ్చు మరియు గాలి సాంద్రత క్యూబెడ్ మీటరుకు 1 29 కిలోగ్రాములని మీకు తెలుసు అందువల్ల వాల్యూమ్ X డెన్సిటీ మాస్గా ఉంటుంది అంత సులభం కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన గదిని పరిశీలిస్తే త్వరగా కన్నుకునేది ఎత్తు ఇక్కడ సాధారణంగా 10 అడుగులు ఇక్కడ 10 అడుగులు మరియు వెడల్పు ఇది ఒక చదరపు గది బెంచీల పరంగా నేను వెడల్పు చూస్తే బెంచీలు కనీసం 5 అడుగులు వాటిలో 3 మధ్యలో 3 అడుగులు ఉంటాయి కాబట్టి 15 ప్లస్ 6 అంటే 21 అడుగులు కాబట్టి సుమారు 7 మీటర్లు కాబట్టి 7 మీటర్లు X 7 మీటర్లు 49 49 సార్లు 3 లేదా 50 సార్లు 3 అని చెప్పండి 150 మీటర్ల క్యూబ్డ్ ఈ గది యొక్క వాల్యూమ్ కాబట్టి వాల్యూమ్ తెల్సు అది డెన్సిటీ 1 29 అని పిలుస్తారు కాబట్టి ఈ గదిలో కిలోగ్రాములలో ఉండే గాలి మాస్ 150 సార్లు 1 29 కాబట్టి ఒక సాధారణ గదిలో వందల కిలోగ్రాముల గాలి ఉందని గుర్తించడానికి ప్రజలకు ఇది కొద్దిగా ఆశ్చర్యకరమైనది కాబట్టి ఇది విద్యార్థులు యాక్టివ్ లెర్నింగ్లో పాల్గొనడానికి కారణమవుతుంది మరియు మెరుగైన అభ్యాసంతో ముందుకు రావడానికి మీరు ఏమి చేస్తున్నారనే సందర్భంలో వారికి సాధారణ గణనలను ఇస్తుంది కొంతవరకు ఉత్పన్నాలు చేయమని మీరు వారిని అడగవచ్చు ఆపై వారు ఉత్పన్నం యొక్క ప్రక్రియలో పాల్గొంటారు బేసల్ సూత్రం మరియు ఒక సమీకరణం యొక్క ఉపయోగకరమైన రూపాన్ని పొందడానికి ఆ సూత్రాన్ని ఎలా ఉపయోగించాలి వారు ఒక భాగం కావచ్చు ఈ ఉదాహరణ ద్వారా దీనిని వివరించాను ఇది రవాణా సందర్భంలో రవాణాలో ప్రాథమిక ఉపయోగకరమైన సమీకరణాలలో ఒకదాన్ని నేను పొందబోతున్నాను అంతరిక్షంలో స్థిర వాల్యూమ్ను పరిశీలిద్దాం వాల్యూమ్ ∆V ∆x ∆y ∆z ఇది క్యూబాయిడ్ దీని ద్వారా ద్రవం ప్రవహిస్తుంది మన విశ్లేషణ కోసం కుడిచేతి కోఆర్డినేట్ వ్యవస్థను పరిశీలిద్దాం X ఇది మరియు y ఇది అయితే మీరు x నుండి y కి వెళ్ళినప్పుడు కుడి చేతి స్క్రూ యొక్క దిశ z గా ఉండాలి మీరు x నుండి వెళ్ళండి మీరు x ను y కి మారుస్తారు z ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా x మరియు y ఇలా వ్రాస్తే x నుండి y ఇలా ఉంటుంది మీ z ఇలా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో కుడి చేతి వ్యవస్థను ఎంచుకుందాం నేను మా x ను ఇచ్చాను మా y బోర్డులోకి లేదా ఇక్కడ ఉన్న ప్రదేశంలోకి అందువల్ల x క్రాస్ వై మీ కుడి చేతి స్క్రూ ఇలా వస్తుంది కాబట్టి మీ z అక్షం ఇలా ఉండాలి ఇక్కడ మేము ఒక క్యూబాయిడ్ను గీసాము ఇక్కడ పొడవు ∆ x ఇక్కడ పొడవు ∆ y ఇక్కడ పొడవు ∆z ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్లు కాబట్టి ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్లు x Δx y Δy z Δz కాబట్టి ఇది చాలా సాధారణమైన విషయం ఇది మనం చాలా ప్రాథమిక సమీకరణాలను పొందటానికి ఉపయోగిస్తాము దానిని దేనికైనా అన్వయించవచ్చు ఇక్కడ నేను ప్రవాహ పరిస్థితిలో మెటీరియల్ బ్యాలెన్స్ గురించి ఏదైనా చేయబోతున్నాను కాబట్టి మనకు ఇప్పటికే తెలిసిన సాధారణ మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణాన్ని ప్రారంభిద్దాం ఎక్యూములేషన్ రేటు ఇన్పుట్ రేటు మరియు జనరేషన్ రేటు మైనస్ అవుట్పుట్ రేటు మైనస్ కన్సుంప్షన్ రేటు ఇది ఏదైనా సిస్టమ్పై చెల్లుబాటులో ఉంటుంది ఈ సందర్భంలో మేము నిర్వచించిన క్యూబాయిడ్ పై దృష్టి పెట్టబోతున్నాం మరియు ఈ సమీకరణాన్ని అక్కడ వర్తింపజేద్దాం మేము మాస్ మొత్తంని పరిశీలిస్తున్నాము ఇక్కడ మేము మొత్తం మాస్ బ్యాలెన్స్ చేయబోతున్నాం అందువల్ల ఏ జనరేషన్ లేదా కన్సుంప్షన్ గురించి ఎటువంటి ప్రశ్న లేదు అందువల్ల సమీకరణం ఎక్యూములేషన్ రేటుకు తగ్గుతుంది ఇన్పుట్ రేట్ మైనస్ అవుట్పుట్ రేట్ మరియు ఇది 3 డైమెన్షనల్ ప్రవాహం కాబట్టి x y మరియు z అన్ని దిశల నుండి వచ్చే రచనలను మనం పరిగణించాలి మరియు వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం ఇవన్నీ మీరు ప్రారంభంలోనే పేర్కొనవచ్చు ఎందుకంటే వాటిని తీసుకురావడానికి ఇది చాలా తొందరగా ఉంది మీరు వాటిని గైడెడ్ పద్ధతిలో తీసుకురావాలి ముఖ్యంగా ఇది వారు చూడని విషయం మేము ముందుకు వెళ్ళే ముందు డెన్సిటీ X వేగం మాస్ ఫ్లక్స్ అని గమనించండి మీకు తెలుసు మీటరు కిలోగ్రాము క్యూబ్ వేగం సెకనుకు మీటర్ సెకనుకు మీటరు చదరపు కిలోగ్రాముల యూనిట్ల పరంగా కూడా ఇది యూనిట్ ప్రాంతానికి కదలిక దిశకు లంబంగా యూనిట్ ప్రాంతానికి బదిలీ చేయబడిన మాస్ తప్ప మరేమీ కాదు బదిలీ దిశకు లంబంగా యూనిట్ ప్రాంతానికి బదిలీ చేయబడిన మాస్ రేటు అందువల్ల ఇది మాస్ ఫ్లక్స్ తప్ప మరేమీ కాదు ఆ పరిమాణం యొక్క ఫ్లక్స్ మాస్ యొక్క ఫ్లక్స్ మరియు అందువల్ల ρ x మాస్ ఫ్లక్స్ ρ కాబట్టి x వద్ద ముఖం ద్వారా మాస్ రేటు ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఇది x అక్షం ఇది x వద్ద ముఖం కాబట్టి మాస్ యొక్క ఫ్లక్స్ లేదా మాస్ రేటు ఏమిటంటే సమతుల్యత చేయడానికి మాకు రేట్లు అవసరం X వద్ద ముఖం ద్వారా మాస్ రేటు ఇది నేను తరగతికి వేస్తున్న ప్రశ్న తరగతిలోని ఎవరికైనా ప్రారంభంలో సమాధానం చెప్పడం కష్టం అందువల్ల కొద్దిసేపు వేచి ఉన్న తరువాత సమాధానం ఇద్దాం అది అవుతుంది ఇది x వద్ద ఫ్లక్స్ ఆ x రెట్లు ఆ ముఖం యొక్క వైశాల్యం ∆y ∆z మీరు ఆ ముఖం వద్ద ఉన్న ప్రాంతాన్ని ఎత్తి చూపారు కానీ ఇది మాకు ఆసక్తి ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఏమిటి ఇది ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క ప్రాంతం ఇది ∆y ∆z కాబట్టి ఫ్లక్స్ రెట్లు ఈ ప్రాంతం వైశాల్యం మాకు మాస్ ని ఇవ్వబోతోంది అందువల్ల ద్వారా మాస్ రేటు ∆y ∆z ఇది x వద్ద ఫ్లక్స్ బదిలీ దిశకు లంబంగా సంబంధిత ప్రాంతం రెట్లు ∆y ∆z ఈ ప్రత్యేకమైన విషయంలో x ∆x వద్ద ముఖంతో మాస్ రేటు ఎంత అది ∆y ∆z అవుతుంది కాబట్టి మేము వారికి దీనిని ఇచ్చిన తర్వాత విద్యార్థులు ఈ ప్రత్యేకమైన ఉత్పన్నం కోసం మనకు అవసరమైన వాటితో సంబంధం కలిగి ఉంటారు అప్పుడు ప్రశ్న వేయండి Y వద్ద ముఖం ద్వారా ఈ దిశలో మాస్ రేటు ఎంత ఇప్పుడు మీరు నాకు చెప్పగలరా అందువల్ల n ద్వారా మాస్ రేటు ఎంత మరియు వారు దానిని పని చేస్తారు చాలామంది దీనితో పొందుతారు కొంతమందికి సహాయం అవసరం కావచ్చు మరియు కొంత సమయం వేచి ఉన్న తరువాత బోర్డు మీద వ్రాయండి వద్ద y మరియు సంబంధిత ముఖ ప్రాంతం ∆x ∆z మరియు మేము ఈ నిబంధనలన్నింటినీ పూర్తి చేసే వరకు ఈ ఆట ఆడవచ్చు కాబట్టి వివిధ సంబంధిత ముఖాల ద్వారా మాస్ రేటు ఇన్ మరియు మాస్ రేటు ఔట్ ఇవ్వబడుతుంది మెటీరియల్ బ్యాలెన్స్లో మిగిలి ఉన్న ఏకైక పదం వాల్యూమ్ ఎలిమెంట్లో మాస్ ఎక్యూములేషన్ రేటు మరియు దానిని సూచించవచ్చు ఎందుకంటే ఇది విద్యార్థులకు అనుభవం ఆధారంగా సహాయం అవసరం కావచ్చు v ను ∆x ∆y ∆z అని వ్రాయవచ్చు అది మనం అక్కడ పరిశీలిస్తున్న ఒక చిన్న వాల్యూమ్ నియంత్రణ వాల్యూమ్ యొక్క సిస్టమ్ యొక్క వాల్యూమ్ కాబట్టి దీనిని ∆x∆y∆z t యొక్క విధులు కానందున మేము వాటిని బయటకు తీయగలము ఇప్పుడు మేము ఈ నిబంధనలన్నింటినీ ఏర్పాటు చేసాము ఇప్పుడు మీరు పైన పేర్కొన్న నిబంధనలను మాస్ బ్యాలెన్స్ సమీకరణంలో సంబంధిత పదాలలో ప్రత్యామ్నాయం చేయగలరా అప్పుడు మీకు ఏమి లభిస్తుందో చెప్పండి ఇది ఒక ప్రశ్న కాబట్టి వారు దాన్ని పని చేస్తారు వారికి సమయం ఇస్తారు వారు దాన్ని పని చేస్తారు కాబట్టి మీరు తప్పనిసరిగా వాటిని ఉత్పన్న ప్రక్రియలోకి తీసుకువస్తున్నారు వారు ఇవన్నీ కలిపి కొంత సమయం వేచి ఉండి ఆపై మీరు దీన్ని బోర్డులో వ్రాయవచ్చు ఆపై మీరు వారికి చెప్పండి ఇప్పుడు ∆x∆y byz ద్వారా విభజించి మీకు లభించేది లేదా మీరు చేయగలిగినది నాకు చెప్పండి లేదా మొదటి సారి చేసేవారికి ఇది కొంచెం ఎక్కువ అని మీకు అనిపిస్తే మీరు మునుపటి వ్యక్తీకరణను వ్రాసి ఆపై చెప్పండి ఇప్పుడు ∆x∆y byz ద్వారా విభజించి మీకు ఏమి లభిస్తుందో చెప్పండి అది సూటిగా ముందుకు ఉంటుంది కాబట్టి మరియు మొదలైనవి ఆపై మీరు ∆x 0 ∆y 0 మరియు ∆z 0 పరిమితిని విధించినప్పుడు గణితానికి సంబంధించిన ఏదో ఒక నిర్వచనాన్ని మీకు తెలుసా అని మీరు వారిని అడగండి అవి అన్నింటికీ ఉత్పన్నం యొక్క నిర్వచనాలు అని చూడగలుగుతారు కొంతమందికి సహాయం అవసరం కానీ ఇది మీరు మార్గనిర్దేశనం మాత్రమే అని మీకు తెలుసు అందువల్ల మీరు ఈ ప్రత్యేక సందర్భంలో మొత్తం తరగతి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మొత్తం తరగతి ఈ ప్రత్యేక సందర్భంలో పొందడం చివరికి వారు దాన్ని పొందుతారు అందువల్ల మీరు పరిమితులను వర్తింపచేసినప్పుడు మీరు అవకలన సమీకరణాన్ని పొందుతారు వీటిని అని వ్రాయవచ్చు మీరు వెక్టర్ సంజ్ఞామానాన్ని కొంచెం ఎక్కువగా వివరించవచ్చు నేను ఇక్కడ చేయను మరియు ఈ ప్రక్రియ మేము విద్యార్థులను అసలు ఉత్పన్నంలోకి తీసుకువచ్చాము వారు ఉత్పన్నంలో పాల్గొంటున్నారు మరియు తద్వారా అభ్యాస ప్రక్రియతో వారి ప్రమేయం గ్రౌండ్ సున్నా నుండి ఉంటుంది మరియు ఇది చాలా శక్తివంతమైనది మేము ఇక్కడ ఒక కథ చెప్పామని మీరు గ్రహించారా గుర్తు తెచ్చుకోండి గణిత సంబంధిత విషయాలను కూడా కథ రూపంలో ప్రదర్శించవచ్చని నేను ఇంతకు ముందే చెప్పాను మరియు ఇది ఇక్కడ ఒక కథ ఈ సందర్భంలో ప్రక్రియ యొక్క తార్కిక అభివృద్ధి ఈ సందర్భంలో ఇచ్చిన నేపథ్యాలతో ఇచ్చిన వివరాలతో మరియు మొదలైనవి విద్యార్థులకు సహాయపడటానికి విద్యార్థులను మరింత మెరుగ్గా నిమగ్నం చేస్తుంది మరియు ఇది కథ అవునా అదే నా ఉద్దేశ్యం మరొకటి నేను ఇక్కడ ఇవ్వబోయే చివరి ఉదాహరణ ఇదే అని నేను అనుకుంటున్నాను చాలా ఉదాహరణలు ఉన్నాయి మీరు వీటిపై పుస్తకాలు వీటిపై పరిశోధన పత్రాలను చదవవచ్చు మరియు మీ స్వంత మార్గాలను ఉపయోగించుకోవచ్చు ఇది జనాదరణ పొందిన విషయం లైమన్ ముందుకు తెచ్చిన థింక్ - పైర్ - షేర్ మరియు ఇది జనాదరణ పొందిన వాటిలో ఒకటి అందువల్ల యాక్టివ్ లెర్నింగ్ ఉదాహరణలలో ఒకటిగా దీన్ని చేర్చాలని అనుకున్నాను థింక్ - పైర్ - షేర్ ఇలా పనిచేస్తుంది ఒక చిన్న ప్రశ్న ఇవ్వండి ఈ గదిలోని గాలి మాస్ని మీరు సరిగ్గా అంచనా వేయగలరా విద్యార్థులు ఒక్కొక్కరుగా పని చేయడానికి 5 నిమిషాలు ఇవ్వండి వ్యక్తిగత విద్యార్థులు దీన్ని పని చేయడానికి సాధారణ తరగతి గది 5 నిమిషాల తరువాత పొరుగువారిని ఒకరితో ఒకరు చర్చించమని అడగండి మీకు క్లిక్కర్ అవకాశాలు ఉంటే మరియు మొదలైనవి విషయాలు ముందుకు సాగడంతో మీరు పురోగతిని పర్యవేక్షించవచ్చు కానీ ఇది కూడా సరిపోతుంది వారి పరిష్కారాలను ఒకరితో ఒకరు చర్చించమని పొరుగువారిని అడగండి ఆపై చర్చ ఆధారంగా పరిష్కారాలను సవరించమని వారిని అడగండి అది కూడా సరిపోతుంది ఇరుగుపొరుగు వారు ఈ ప్రక్రియలో ఉన్నందున ఇది చాలా సందర్భోచితంగా ఉంటుంది సంభాషణలు చాలా త్వరగా ప్రారంభమవుతాయి ఇప్పటికే ట్యూన్ అయ్యారు కనుక చాలా త్వరగా సంభాషణ ప్రారంభమవుతాయి వారు ఎక్కడ గందరగోళంలో ఉన్నారో వారికి తెలుసు కాబట్టి వారు తమ పొరుగువారిని అడగవచ్చు మరియు ఆ చర్చ కొనసాగవచ్చు అవసరమైతే చర్చల ఆధారంగా పరిష్కారాన్ని సవరించమని వారిని అడగండి చివరకు మీరు పరిష్కారాన్ని అందించవచ్చు లేదా బోర్డులో పని చేయడానికి ఒకరిని పిలవవచ్చు లేదా తరగతికి పరిష్కారం గురించి చర్చించవచ్చు మొత్తం తరగతితో మరియు మొదలైనవి దీని కంటే ఇంకా ప్రభావవంతమైనవి వైవిధ్యాలు కూడా ప్రజలు చేసినవి ఉన్నాయి మీరు తరువాత చూడవచ్చు కాబట్టి ఇది ఇతర ఉదాహరణ కాబట్టి పై పద్ధతులు యాక్టివ్ లెర్నింగ్ అమలు చేయగల కొన్ని మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి యాక్టివ్ లెర్నింగ్ భాగం ఇంతటితో ముగిస్తునాను యాక్టివ్ లెర్నింగ్ ముఖ్యంగా వారి విద్యార్థులను అభ్యాస ప్రక్రియలో నిమగ్నం చేయడం మరియు వారి స్వంత అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు కార్యకలాపాలు చేయడం సాంప్రదాయ ఉపన్యాసం నుండి ఇది గణనీయమైన మెరుగుదల ప్రారంభంలో ప్రోబ్లెమ్ బేస్డ్ లెర్నింగ్ మరియు ఇప్పుడు యాక్టివ్ లెర్నింగ్ లెర్నింగ్ అవుట్కంస్ తో పాటు మొదలగునవి మేము నెమ్మదిగా మరింత ప్రభావవంతమైన అభ్యాస మార్గాలకు దాన్ని మెరుగుపరచడానికి వివిధ వ్యూహాలకు వెళ్తున్నాము ఇక్కడ ఆగిపోదాం తరువాత మళ్ళీ కలుద్దాం